మనము ADDIE యొక్క ISD ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ డిజైన్ మోడల్ను చూడబోతున్నాము ఇది ఈ యూనిట్ యొక్క ముఖ్యమైన విషయం మునుపటి యూనిట్లో కోర్సు యొక్క క్రమబద్ధమైన రూపకల్పన యొక్క గణనీయమైన సహకారం అభ్యాస నాణ్యతకు ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకున్నాము మీరు ఒక కోర్సు యొక్క క్రమబద్ధమైన రూపకల్పన ద్వారా వెళితే అభ్యాస నాణ్యతను గణనీయంగా పెంచవచ్చని మేము పదేపదే చెప్పాము మీరు ఒకసారి చేస్తే మీరు కోర్సును అందించే ప్రతిసారీ సవరణ మాత్రమే చేయాలి అడే దీని ప్రయోజనం మీరు ఒక కోర్సును అందించినప్పుడు మీకు కలిగిన అనుభవం ఆధారంగా మీరు తదుపరిసారి పెరుగుతున్న మార్పులను చేయవచ్చు కంటెంట్ లేదా సిలబస్ గణనీయంగా మారినప్పుడు మాత్రమే మీరు కోర్సు యొక్క పూర్తి రూపకల్పన చేయ వలసి ఉంటుంది ఈ యూనిట్లో మేము బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనాల స్వభావాన్ని మరియు ముఖ్యంగా ADDIE మోడల్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దా ము బోధన అంటే ఏమిటి బోధనా సూత్రాలు ఏమిటి బోధనా రూపకల్పన అనేది అభ్యాసాన్ని సులభతరం చేసే ఉద్దేశపూర్వక కార్యకలాపాలలో పొందుపరిచిన సంఘటనల సమితి తప్ప మరొకటి కాదు అంటే మీరు బోధించేటప్పుడు మీరు వరుస సంఘటనల ద్వారా వెళుతున్నారు ఈవెంట్స్ నేర్చుకోవడం సులభతరం చేయడానికి ఈవెంట్స్ నిర్వహించబడుతున్నాయి స్పష్టంగా ప్రత్యేకమైన మార్గం లేదా బోధన చేసే ఏకైక మార్గం లేదు ప్రతి దాని స్వంత తర్కం ఆధారంగా చేయవచ్చు మరియు కొద్దిగా భిన్నమైన సూచనలతో రావచ్చు మరియు ఈ సంఘటనలు అభ్యాసకుడికి బాహ్యంగా ఉంటాయి అంటే మీరు విద్యార్థికి లేదా బోధకుల ఉపన్యాసానికి అందుబాటులో ఉంచిన పేజీలను ముద్రించారు ఉదాహరణకు నేను విద్యార్థులను ముందుగానే చదవమని అడగవచ్చు మెటీరియల్ అనేది ముద్రిత పాఠ్యపుస్తకంలో గుర్తించబడిన కొన్ని పేజీలు కావచ్చు లేదా ఇది ఇంటర్నెట్లో లభించే మెటీరియల్ కావచ్చు ఇది బోధకుడి ఉపన్యాసం లేదా విద్యార్థుల బృందం యొక్క కార్యకలాపాలు కావచ్చు అవన్నీ అభ్యాసకు బాహ్యమైనవి అంతర్గత మానసిక సంఘటనలు ఉండవచ్చు ఇలా ఉపాధ్యాయుడు విద్యార్థి దృష్టిని నిర్దేశిస్తాడు లేదా వారు ఏదో రిహార్సల్ చేస్తారు లేదా ఏమి జరిగిందో ప్రతిబింబిస్తారు లేదా మెటాకాగ్నిటివ్ యాక్టివిటీ వంటివి ఒకరి స్వంత పురోగతిని పర్యవేక్షిస్తాయి అంతర్గత సంఘటనలు మరియు బాహ్య సంఘటనలు అని పిలిచే బాహ్య సంఘటనల రూపకల్పనకు అభ్యాస సిద్ధాంతాల నుండి పొందిన సూత్రాలను వర్తింపజేస్తారు కాబట్టి ఇక్కడ ఈ విషయం తెలిసి ఉండాలి బోధనా డిజైనర్ బహుశా మనస్తత్వశాస్త్రం నేపథ్యం నుండి లేదా ఏదైనా విషయ నేపథ్యం నుండి రావచ్చు కానీ అతను అభ్యాస సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలో ఎక్కువ సమయం గడుపుతాడు నేర్చుకునే సామాజిక శాస్త్రం వివిధ విద్యా మనస్తత్వ సూత్రాలు మరియు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిసిఉండవచు బోధనా డిజైనర్ అని పిలువబడే ఒక వృత్తి కూడా ఉంది మరియు బోధనా రూపకల్పనలో మాస్టర్స్ డిగ్రీలు కూడా ఇవ్వబడ్డాయి బోధనా డిజైనర్ ఆ విషయం కోసం ఏదైనా సబ్జెక్టు ఉన్న ఉపాధ్యాయుడితో కలిసి పని చేయవచ్చు అతను పాఠశాల ఉపాధ్యాయులతో ఎకనామిక్స్ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ బోధించే ఉపాధ్యాయుడితో పని చేయవచ్చు వాస్తవ బోధనా రూపకల్పన ఒక రకమైన సమూహ కార్యాచరణ అవుతుంది సాధారణంగా మూడు కీలక సమూహాలు ఉన్నాయి ఒకరు బోధనా డిజైనర్ మరొకరు సబ్జెక్ట్ నిపుణులు కోర్సును బోధిస్తున్నారు మరియు ఇతర సమూహం అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు ఎక్కువ సాంకేతిక సమూహం మీరు యానిమేషన్లు లేదా వెబ్ పేజీల పరంగా ఏదైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక కోర్సును సృష్టించాలనుకుంటే మీకు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో నిపుణులు కావాలి కానీ కొంచెం సమస్య ఉంది సాధారణంగా విషయ నిపుణులు వారు నిర్ణయాధికారులుగా పరిగణించబడతారు ఎందుకంటే వారు బోధించే ఉపాధ్యాయులు మరియు సాధారణంగా బోధనా డిజైనర్లు కోర్సును ఎలా సూచించాలనే దానిపై వారి సూచనల గురించి మాట్లాడటం చాలా కష్టం ఎందుకంటే వారు సూచించే బోధన మరియు అభ్యాస సందర్భాన్ని బట్టి వారు కంటెంట్ను చూడటం లేదు కాబట్టి ఒక కోర్సు రూపకల్పనలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనేదాని మధ్య ఎప్పుడూ కొంత గొడవ ఉంటుంది నేను దీన్ని మాత్రమే సూచిస్తాను ఒక బోధనా రూపకల్పన కార్యకలాపాల్లో పాల్గొనదలిచిన ఉపాధ్యాయునిగా ఎవరు నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించే సమస్యలో చిక్కుకోకపోతే దానిని సమూహ కార్యకలాపంగా పరిగణించాలి మరియు బోధనా డిజైనర్కు స్పెషలిస్ట్ జ్ఞానం ఉంది ఇక్కడ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా బోధనా రూపకల్పనకు సంబంధించిన అన్ని జ్ఞానం చాలా అరుదుగా ఉంటుంది బోధనా రూపకల్పన యొక్క సూత్రాలు ఉదాహరణకు విద్యార్థులను సమూహాలలో చేర్చడం ఎప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందో నిర్ణయించడానికి వారు బోధకులకు సహాయపడతారు మీ కోర్సు రూపకల్పనలో ఎక్కడో ఒక బోధకుడు కొన్ని సమూహ కార్యాచరణను పరిచయం చేయాలనుకుంటున్నారు మీరు ఏ పరిస్థితులలో సమూహ కార్యాచరణను పరిచయం చేయాలి ఇది ఏదైనా మరియు ప్రతిదానికీ చేయగలదా బోధనా రూపకల్పన యొక్క సూత్రాలు విద్యార్థులను సమూహాలలో చేర్చడం ఎప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై కొన్ని సూచనలు ఇస్తుంది అభ్యాసం మరియు అభిప్రాయం ఎప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటాయి మీరు ఎప్పుడు అభిప్రాయాన్ని ఇస్తారు సమస్య పరిష్కారం మరియు ఉన్నత ఆర్డర్ అభ్యాస నైపుణ్యాలకు ముందస్తు అవసరాలను గుర్తించండి మా లక్ష్యం ఎల్లప్పుడూ సమస్య పరిష్కారానికి మరియు ఉన్నత స్థాయి అభ్యాసానికి మా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కాబట్టి దాని కోసం మీరు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తారు మరియు అవసరాలను గుర్తించండి సమస్య పరిష్కారంగా మారడానికి లేదా ఉన్నత శ్రేణి అభ్యాస నైపుణ్యాలను పొందటానికి మీరు విద్యార్థిని సిద్ధం చేసే క్రమం ఉంది బోధనా రూపకల్పన యొక్క సూత్రాలు బోధకుడిని నిర్ణయించటానికి సహాయపడతాయి బోధనా సామగ్రిని ఉత్పత్తి చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది మరియు మెటీరియల్ కరికులం మెటీరియల్ డెవలపర్లు నిర్వహించడానికి ఎలా ఉపయోగపడుతుంది బోధనా రూపకల్పన సిద్ధాంతం అంటే ఏమిటి ఇది ఎలా చేయాలో స్పష్టమైన మార్గదర్శకత్వం అందించే సిద్ధాంతంమా ప్రజలు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి మంచి సహాయం ఎలా ఇది కొంత మార్గదర్శకత్వాన్ని విస్తృతంగా అందిస్తుంది ఇది డిజైన్ ఆధారిత సిద్ధాంతం డిజైన్ ఓరియెంటెడ్ థియరీ అంటే మీరు సూచిస్తున్నారు లేదా మీరు ఈ విధానాన్ని అనుసరిస్తే మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉందని మీరు ప్రతిపాదిస్తున్నారు ఇది చాలా విషయ ఆధారిత పరిశోధనలు జరిగే వివరణాత్మక సిద్ధాంతం కాదు ఇది డిజైన్ ఆధారిత సిద్ధాంతం అంటే ఒక వ్యక్తిగా మీరు a b c d దశలను అనుసరించమని నేను సూచిస్తే అప్పుడు విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంది మీరు ఆ నిర్ణయాన్ని అకారణంగా లేదా కొన్ని సిద్ధాంతాన్ని అనుసరించవచ్చు కానీ ఇది ప్రత్యేకమైనది కాదు అనగా పరిష్కారం తప్పనిసరిగా ప్రత్యేకమైనది కాదు మరియు విద్యార్థులను బాగా నేర్చుకోవడంలో మీరు నిర్దిష్ట దశల శ్రేణి యొక్క ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకోవాలి నేటి ప్రపంచంలో NAAC మరియు NBA అక్రిడిటేషన్ పరంగా విభాగం లేదా ఇన్స్టిట్యూట్ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన వాటిలో ఒకటి మీరు కలిగి ఉన్న ఉత్తమ పద్ధతులు ఏమిటి ఉదాహరణకు మీరు కొన్ని విషయాలకు సంబంధించి సృష్టించారా మీరు కొన్ని అభ్యాసాలను అనుసరిస్తే విద్యార్థులు మంచిగా నేర్చుకున్నారా ఈ బోధనా రూపకల్పన సూత్రాల గురించి ఒక ఉపాధ్యాయుడికి తెలిస్తే మంచి అభ్యాసానికి దారితీసిన ఒక అభ్యాసాన్ని అన్వేషించవచ్చు మేము దానిని మంచి అభ్యాసంగా రికార్డ్ చేయవచ్చు ఈ రోజు మంచి పద్ధతులను అందించడం అక్రిడిటేషన్ యొక్క అవసరాలలో ఒకటి బోధనా రూపకల్పన సిద్ధాంతం బోధనా పద్ధతులను గుర్తిస్తుంది అభ్యాసానికి తోడ్పడే మరియు సులభతరం చేసే మార్గాలు మరియు ఆ పద్ధతులు ఉపయోగించకూడని మరియు ఉపయోగించవలసిన పరిస్థితులు అనే అంతులేని బోధనా పద్ధతులు ఉన్నాయి మీరు ప్రతిదానికీ ఒక పద్ధతిని ఉపయోగించాలనుకోవడం లేదు పరిస్థితిని బట్టి మీరు ఒక పద్ధతిని ఎంచుకోవాలనుకుంటున్నారు పద్ధతులు ఉన్నాయి మరియు పరిస్థితులు ఉన్నాయి బోధనా రూపకల్పన సిద్ధాంతాలు వాటిని సరిపోల్చడానికి మరియు వాటిని క్రమం చేయడానికి సహాయపడతాయి మీరు తీసుకునే ఏ పద్ధతిని అయినా వివరణాత్మక భాగం పద్ధతులుగా విభజించవచ్చు ఉదాహరణకు సమూహ చర్చలో భాగాలు ఏమిటి మీరు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు విభిన్న పాత్రలను గుర్తించాలి ఎవరు చర్చను సమన్వయం చేస్తారు మరియు చర్చను ఎలా సంగ్రహించాలి అలాంటి మొత్తం భాగాలు ఉండవచ్చు బోధనా యొక్క ఏదైనా పద్ధతిని మరింత వివరణాత్మక భాగాలుగా విభజించవచ్చు ఒక విషయం గుర్తుంచుకోవాలి పద్ధతులు నిర్ణయాత్మకమైనవి కాకుండా సంభావ్యతమైనవి మీరు ఒక పద్ధతిని వర్తింపజేసినందున ప్రతి విద్యార్థి స్వయంచాలకంగా నేర్చుకుంటారని కాదు మీరు ఏమి చేసినా కొంతమంది విద్యార్థులు నేర్చుకోకపోవచ్చు దానికి కారణాలు మనకు కూడా తెలియకపోవచ్చు అది విద్యార్థి పాల్గొనకపోవడం వల్ల తప్పనిసరిగా కాదు కానీ కొంతమంది విద్యార్థులతో ఏదో పని చేయకపోవడానికి ఇది అనేక ఇతర నేపథ్య కారణాలు కావచ్చు ఇది సంభావ్యత మాత్రమే అని మీరు ఎల్లప్పుడూ చెప్పగలరు విద్యార్థుల పనితీరులో 15 శాతం మెరుగుదల ఉంటే సగటున మనం చెప్పగలం కాని 15 శాతం విద్యార్థులందరికీ వర్తించదు కాబట్టి పద్ధతులు సంభావ్యతమైనవి మరియు నిర్ణయాత్మకమైనవి కావు బోధనా పరిస్థితులు అన్ని సంస్థలు ఒకేలా ఉండవు ప్రతి ఒక్కరికి ఉండే మౌలిక సదుపాయాలు భిన్నంగా ఉంటాయి మీరు అభిమానులతో తరగతి గదిని కలిగి ఉండవచ్చు మరియు వెనక ఉన్న వ్యక్తి వినలేరు లేదా మీరు వ్రాసే బోర్డులు చాల రకాలు ఉండవచ్చు విద్యార్థులకు అది స్పష్టంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి బోధనా పరిస్థితులలో మీకు అంతులేని వైవిధ్యాలు ఉన్నాయి పరిస్థితి నేర్చుకోవలసిన స్వభావం ద్వారా నిర్ణయించబడుతుంది ఇది గణిత కోర్సు లేదా భౌతిక శాస్త్రంపై వివరణాత్మక కోర్సునా ఇది నేర్చుకోవలసిన దాని స్వభావం మరియు అభ్యాసకుడి స్వభావం మీకు అందుబాటులో ఉన్న అభ్యాస వాతావరణం యొక్క స్వభావం మరియు బోధనా అభివృద్ధి అడ్డంకుల స్వభావంపై ఆధారపడి ఉంటుంది మీరు ఏదైనా చేయాలనుకుంటే మీకు ద్రవ్య పరిమితులు సమయ పరిమితులు పరికరాల పరిమితులు మరియు ఇతర పరిమితులు ఉన్నాయి బోధనా పరిస్థితి ఈ అన్ని అంశాల ద్వారా వర్గీకరించబడుతుంది బోధన కొలుస్తాను

మరొకటి ఇది సమర్థవంతంగా ఉండాలి ఏదైనా బోధనా పద్ధతి సమయం మరియు ఇతర వనరుల పరంగా సమర్థవంతంగా ఉండాలి ఇది ప్రభావవంతంగా ఉండటానికి నేను అన్ని రకాల వనరులను అడగవచ్చు కానీ అది సమర్థవంతంగా ఉండకపోవచ్చు ఉదాహరణకు కొంతమంది ఒక నిర్దిష్ట భావనను నొక్కి చెప్పడానికి కొన్ని రోజులు వర్క్షాప్లు నిర్వహిస్తారు మరియు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఉపయోగించిన వనరులు బట్టి మరియు గురువు యొక్క సామర్థ్యం బట్టి ఆధారపడుతుంది కానీ మేము దానిని సమర్థవంతంగా పిలవలేము ఎందుకంటే ఒక భావనకు సంబంధించి ఒక సాధారణ తరగతిలో మీకు ఈ వనరు లేదా దాని కోసం సమయం అందుబాటులో ఉండదు మూడవది అది అప్పీల్ చేయాలి మీరు చేసే ఏ పద్ధతి అయినా ప్రజలు పాల్గొనడం లేదా నిమగ్నమవ్వడం వంటివి ఉండాలి బోధనా ఫలితాలు ప్రభావం సామర్థ్యం మరియు ఎంగేజ్మెంట్ అని పిలుస్తాము కొన్నిసార్లు మేము ఈ సూచనను E3 ఇన్స్ట్రక్షన్ అని పిలుస్తాము కొన్నిసార్లు మీరు పరిస్థితిలో ఈ కారకాల్లో ఒకదాన్ని వదులుకోవలసి ఉంటుంది ఉదాహరణకు నేను దానిని సమర్థవంతంగా చేయలేకపోవచ్చు ఇచ్చిన సమయంతో భావన యొక్క ప్రాముఖ్యత కారణంగా నేను సమయాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నించడం లేదు కాబట్టి ఈ అంశాలలో ఒకదాన్ని త్యాగం చేయనవసరం లేదు బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనాలు అనుసరించే క్రమబద్ధమైన మార్గదర్శకాలు తప్పనిసరిగా ISD మోడల్ మీరు అనుసరించే మార్గదర్శకాల సమితి మరియు అది అంతకన్నా ఎక్కువ కాదు అంటే మీరు ఒక క్రమం ప్రకారం చేస్తారు అప్పుడు అది మంచి అభ్యాసానికి దారితీసే అవకాశం ఉంది ISD అనేది అభ్యాసం అప్రమత్తమైన రీతిలో జరగకుండా చూసే ప్రక్రియ మరియు నిర్దిష్ట కొలవగల ఫలితాలతో ఒక ప్రక్రియను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది బోధనా డిజైనర్ యొక్క బాధ్యత బోధనా అనుభవాలను సృష్టించడం ఇది అభ్యాసకులు బోధన యొక్క లక్ష్యాలను సాధిస్తుందని లేదా E3 బోధనను సృష్టిస్తుందని నిర్ధారిస్తుంది ADDIE మోడల్ ఒక ISD మోడల్ ADDIE అనేది విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం యొక్క సంక్షిప్త రూపం ADDIE అనేది ఒక అభ్యాస ఉత్పత్తి అభివృద్ధికి ఒక ప్రక్రియ ఉత్పత్తిని నేర్చుకోవడం అనేది విద్యార్థి చేయగలిగేది మరియు ఇది మీరు ఉత్పత్తి చేస్తున్న కొంత కంటెంట్ కూడా కావచ్చు ఫలిత ఆధారిత అభ్యాసాన్ని నిర్మించడానికి ఈ ADDIE భావన వర్తించవచ్చు ప్రస్తుతం మా సందర్భం సెమిస్టర్ కోర్సును రూపొందించడం కాదు ఈ కోర్సు కొన్ని ఫలితాలను తీర్చడానికి రూపొందించబడింది ADDIE అనేది ఫలిత ఆధారిత అభ్యాసాన్ని నిర్మించడానికి వర్తించే ఒక భావన ADDIE 1975 నుండి చురుకైన బహుళ క్రియాత్మక ఉన్న మరియు అభ్యాసానికి స్ఫూర్తిదాయకమైన విధానాన్ని సులభతరం చేసే ఫ్రేమ్వర్క్గా అభివృద్ధి చెందింది దీనిలోని అన్ని అంశాలను పరిశీలిద్దాం ఇవన్నీ 1975 లో ADDIE అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ప్రారంభమయ్యాయి ఇది క్రియాశీల అభ్యాసం మరియు మల్టీఫంక్షనల్ లెర్నింగ్ను సులభతరం చేస్తుంది ఇది పరిస్థితి నిర్దిష్ట సూచనలను సృష్టించవచ్చు మరియు ఇది ప్రేరణాత్మక అభ్యాసం కూడా కావచ్చు కొన్నిసార్లు మీరు ఒక అనుభవంలో పాల్గొన్నప్పుడు లేదా ఉపన్యాసం విన్నప్పుడు ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మరియు ఇది ADDIE యొక్క అంశాలలో ఒకటి కావచ్చు మీరు ఒక ప్రక్రియను అనుసరిస్తున్నందున ఇది ప్రేరణాత్మకం కాదని కాదు ADDIE యొక్క చరిత్ర కొద్దిగా ADDIE మొట్టమొదట 1975 లో కనిపించింది మరియు U సైన్యం కోసం ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ చేత సృష్టించబడిందని మీరు గుర్తుంచుకోవాలి ఆపై అన్ని U సాయుధ దళాలు త్వరగా స్వీకరించాయి నేడు US సాయుధ దళాల కోసం అన్ని శిక్షణా కార్యక్రమాలు ADDIE నమూనాను ఉపయోగించి సృష్టించబడుతున్నాయి కాబట్టి కొంతమంది పేర్కొన్నట్లు ఇది పాతది కాదు వాస్తవానికి ADDIE జలపాతం నమూనాతో ప్రారంభమైంది అంటే ఇది మీరు ఒక దశను పూర్తి చేసి తదుపరి దశకు వెళ్ళే దశల క్రమం దురదృష్టవశాత్తు కొంతమంది ADDIE అసంబద్ధం అని దాడి చేయడం ప్రారంభించారు కానీ దాని నుండి ADDIE అసలు జలపాతం మోడల్ 1984 లో డైనమిక్ సిస్టమ్ మోడల్గా మార్చబడింది 1984 నుండి ఇది నిజంగా సిస్టమ్ మోడల్ U రక్షణ సేవలు ADDIE ISD అన్ని ఇతర ISD లు ADDIE మోడల్ యొక్క చిన్న వైవిధ్యాలు ఇవి ADDIE మోడల్ యొక్క సౌందర్య మార్పులు అని నేను భావిస్తున్నాను ADDIE మోడల్ విశ్లేషించడం రూపకల్పన చేయడం అభివృద్ధి చేయడం అమలు చేయడం మరియు మూల్యాంకనం చేయడం వంటి 5 దశలను మేము ఇప్పటికే గుర్తించాము మరియు అప్పుడు మేము ఎడమ వైపున మరొక మూల్యాంకనం ఉంచాము ADDIE మోడల్ ప్రకారం కోర్సు రూపకల్పన ఎలా అభివృద్ధి చెందుతుంది మేము ప్రస్తుతం చూసే ఏమైనా మీరు విశ్లేషణతో ప్రారంభించండి దశను విశ్లేషించడానికి సంబంధించిన కార్యకలాపాలు చేసిన తరువాత మీరు దాన్ని ఎవరో విమర్శిస్తారు లేదా అంచనా వేస్తారు అది తోటివారు కావచ్చు లేదా అది వాటాదారు కావచ్చు మీరు దీన్ని చేసిన తర్వాత దాన్ని అంచనా వేస్తారు వారు కొన్ని ఇన్పుట్లను ఇవ్వవచ్చు మీరు దానిని తీసుకొని మీ విశ్లేషణను మళ్ళీ చేయండి ఇక్కడ ఒక రకమైనfeedback mechanism ఉంది విశ్లేషణ దశ పూర్తయిన తరువాత ఇక్కడ కొన్నిసార్లు మీరు తిరిగి వెళ్లి విశ్లేషణ దశ యొక్క కార్యకలాపాలను సవరించాల్సి ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ ఎల్లప్పుడూ జరుగుతుందని గుర్తుంచుకోండి ఆపై అదే విధానం కొనసాగుతుంది డిజైన్ దశ యొక్క అవుట్పుట్ మీరు అభివృద్ధికి వెళతారు అవసరమైతే మీరు తిరిగి వెళ్లి కొన్నిసార్లు విశ్లేషణ దశకు అన్ని మార్గాల్లోకి వెళ్లి ఆపై అమలు చేయండి మీరు మళ్ళీ చేస్తారు ఆపై మీరు చివరకు దశను అంచనా వేస్తారు ఇది ఒక రకమైన సంక్షిప్త మూల్యాంకనం మరియు నేను ఈ మూల్యాంకన ప్రక్రియను ఎడమ వైపున ఫార్మాటివ్ మూల్యాంకనం అని పిలుస్తాను కాబట్టి ఈ మోడల్లో మూల్యాంకనం పదం రెండుసార్లు కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా జలపాతం మోడల్ కాదు నేను ఏదో చేస్తాను మరియు అలా చేస్తూనే ఉంటాను నేను తిరిగి వస్తాను మరియు దానిని విశ్లేషించడానికి మరియు సవరించడానికి కొనసాగించడానికి అన్ని మార్గాల్లో తిరిగి ప్రయాణించవచ్చు నిరంతర అభిప్రాయం ఉంది ముందుకు వెనుకకు మరియు మీరు రూపకల్పనకు వెళ్ళే ముందు విశ్లేషణ దశ యొక్క ఫలితాల కార్యకలాపాలను స్తంభింపచేయడం అవసరం లేదు ADDIE ఒక జలపాతం మోడల్ లేదా సరళ దశ మోడల్ అని చాలా మంది ఇతర వ్యక్తులు భావించారు దశల యొక్క మొదటి స్థాయి వివరణ యొక్క కొంచెం చూద్దాం ADDIE ప్రకారం విశ్లేషణ దశ లక్ష్య సమూహం యొక్క అవసరాలను గుర్తిస్తుంది లక్ష్య సమూహం యొక్క ప్రవేశ సామర్థ్యాలను గుర్తిస్తుంది మరియు అవసరాలను అభ్యాస ఫలితాల సమూహంగా అనువదిస్తుంది ఉదాహరణకు మీరు దీనిని పరిశీలిస్తే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లోని ఫార్మల్ ప్రోగ్రామ్లో లక్ష్య సమూహం యొక్క అవసరాలు ఇప్పటికే పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా గుర్తించబడతాయి అయితే మీరు ఒక సంస్థ కోసం ఒక ప్రోగ్రామ్ను రూపొందించడానికి ప్రయత్నిస్తే arget group ఏమిటో మీరు చూడాలి మరియు అదేవిధంగా కోర్సులు క్రమం మరియు మీరు ఈ కోర్సుకు రాకముందే ముందస్తు కోర్సులు ఇప్పటికే నిర్వహించబడాలి కాబట్టి ఒక అధికారిక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో యొక్క ప్రవేశ సామర్థ్యాలు కూడా చిన్న ఆందోళన కలిగిస్తాయి అయితే ప్రధాన కార్యాచరణ ఏమిటంటే అభ్యాస ఫలితాల సమితిని సృష్టించడం లేదా ఇక్కడ కోర్సు ఫలితాల వలె మనం పిలుస్తున్నది మరియు ఇంజనీరింగ్ ప్రోగ్రాం సందర్భంలో ప్రత్యేకంగా విశ్లేషించే దశను చూసినప్పుడు మనం చూస్తాము రూపకల్పన దశ మీరు కోర్సును పంపిణీ చేయడానికి ఉపయోగించాలనుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకుంటారు మరియు సంక్షిప్త మదింపులను రూపొందించండి రూపకల్పన దశ యొక్క ప్రధాన కార్యాచరణ సంక్షిప్త మదింపులను ఉత్పత్తి చేస్తుంది అభివృద్ధి దశను అభ్యాస రూపకల్పన అని కూడా పిలుస్తారు కాని మేము అభివృద్ధి దశ పదం రూపకల్పన బోధనా సంఘటనలతో ఉంటాము లేదా అభ్యాస సంఘటనల కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేస్తాము ఎవరు ఏమి చేస్తారు మరియు మీరు ఏ క్రమంలో చేస్తారు అనే అర్థంలో స్క్రిప్ట్ ఇది వివరాలను నింపడం కాదు డ్రామా లేదా సినిమా కోసం స్క్రిప్ట్ వంటి స్క్రిప్ట్ రాయడం బోధనా సామగ్రిని అభివృద్ధి చేయడం మరియు అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేయడం లేదా ఎంచుకోవడం అభివృద్ధి దశ యొక్క ప్రధాన కార్యాచరణ దశను అమలు చేయండి మీరు వాస్తవ బోధన మరియు అంచనాను నిర్వహిస్తారు అనగా మీరు తరగతులు తీసుకుంటారు ట్యుటోరియల్స్ నిర్వహిస్తారు పరీక్షను నిర్వహిస్తారు మార్కులు పొందుతారు మరియు మొదలైనవి ఆ ప్రక్రియలో మీరు అభ్యాసకుడి పురోగతిని కూడా ట్రాక్ చేస్తారు మరియు అవసరమైతే మద్దతునిస్తారు మేము రేఖాచిత్రంలో చూసినట్లుగా చూపిన దశను అంచనా వేయండి ఎడమ చేతి నిలువు ఒకటి మేము నిర్మాణాత్మక మూల్యాంకనం అని పిలుస్తాము మరియు చివరిదాన్ని సంక్షిప్త మూల్యాంకనం అంటారు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఆ దశ యొక్క కార్యకలాపాలకు ఏవైనా పునర్విమర్శలు అవసరమా అని నిర్ణయించడానికి మేము ప్రతి దశ చివరిలో నిర్మాణాత్మక మూల్యాంకనం చేసాము అయితే సంక్షిప్త మూల్యాంకనం అభ్యాసకులు మరియు బోధనా వ్యవస్థను నిర్ణయించడం ద్వారా మేము దీన్ని చేస్తాము ఏ సందర్భంలో పునర్విమర్శలు అవసరమా అని బోధన రూపకల్పన యొక్క తదుపరి సంస్కరణతో ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది నిరంతర అభివృద్ధి లేదా డెమింగ్ చక్రం ఉపయోగించడం యొక్క భాషలో ఇది పూర్తిగా దాని క్రిందకు వస్తుంది అది ఏదో ఒకటి చేసి వారు ఎంతవరకు ఫలితాలను సాధించారో సాధించిన అంతరం ఉంటే మీరు కోర్సును అందించే తదుపరిసారి మీరు చేయాలనుకుంటున్న అదనపు కార్యకలాపాలు ఏమిటి అది సంక్షిప్త మూల్యాంకనం ADDIE యొక్క ముఖ్యమైన లక్షణాలు 1984 తరువాత ఇది సరళ ప్రక్రియ కాదు కానీ ఇది పునరుక్తి ఏ దశలోనైనా కార్యకలాపాలు అన్ని ఇతర దశలపై ప్రభావం చూపుతాయి మరియు అందువల్ల అన్ని ప్రదేశాలలో ఫీడ్బ్యాక్లు ఉంటాయి మీరు ఏ సమయంలోనైనా మార్చిన ఏదైనా మీరు ఇతర దశలలోని అన్ని కార్యకలాపాలను తిరిగి పరిశీలించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి మీరు ఏ మార్పులు చేసినా అవి స్థానికంగా ఉండవు మరియు ఇది మొత్తం విషయంపై ప్రభావం చూపుతుంది ఏదైనా దశ యొక్క అవుట్పుట్ సంబంధిత వాటాదారులచే నిర్మాణాత్మక మూల్యాంకనానికి లోబడి ఉంటుంది ఉప ప్రక్రియలు ప్రతి దశలో ఉప ప్రక్రియల సమితిని ప్రతిపాదిస్తాయి మరియు అవి సందర్భోచితంగా ఉంటాయి మీకు కావాలంటే మీకు అందించబడిన ప్రక్రియలతో మీరు విభేదించవచ్చు మరియు మీరు వాటిని సవరించాలనుకోవచ్చు కానీ మీరు వాటి ప్రభావాన్ని ట్రాక్ చేయాలి మేము తరువాతి యూనిట్లో ఉప ప్రక్రియల యొక్క ఒక క్రమాన్ని మీకు అందిస్తాము మేము మొత్తం ISD మోడళ్ల సమూహాన్ని కలిగి ఉన్నాము మేము మాత్రమే జాబితా చేస్తాము ఉదాహరణకు రాపిడ్ ప్రోటోటైపింగ్ డిక్ మరియు కారీ సిస్టమ్స్ అప్రోచ్ మోడల్ ఉంది ఇది చాలా ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి మరియు డిక్ అండ్ కారీ సిస్టమ్స్ అప్రోచ్ మోడల్ పుస్తకం యొక్క ఎనిమిదవ ఎడిషన్ ముద్రణలో ఉంది ఇది శిక్షణా కార్యక్రమాలకు ప్రధానంగా ఉపయోగించబడుతుంది ఉపయోగించిన భాష ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలకు సంబంధించినది కానీ మీరు డిక్ మరియు కారీ మోడల్ను చూసినప్పుడు ఇది ADDIE మోడల్ యొక్క పునః రూపకల్పన మాత్రమే అయినప్పటికీ డిక్ మరియు కారీ పుస్తకంలో వారు ADDIE అనే పదాన్ని ప్రస్తావించలేదు బోధనా అభివృద్ధి అభ్యాస వ్యవస్థ ఆబ్జెక్టివ్స్ రిసోర్స్ యాక్టివిటీస్ OAR మోడల్ స్మిత్ మరియు రాగన్ మోడల్ మోరిసన్ రాస్ కెంప్ మోడల్ డిజైన్ ద్వారా అర్థం చేసుకోవడం ఇది వెనుకబడిన డిజైన్ మోడల్ మరియు ఇటీవలిదాన్ని SAM సక్సివ్ Approximation మోడల్ అని పిలుస్తారు కొన్ని కారణాల వలన అతను ADDIE నుండి ఎలా బయటపడాలి వంటి శీర్షికను పెట్టాడు ఇది టైటిల్లో పెట్టడం హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అతను చివరకు కొన్ని చిన్న వైవిధ్యాలతో ఉత్పత్తి చేసినది ADDIE మోడల్ ఈ మోడళ్లన్నీ ADDIE మోడల్ యొక్కమైనర్ VARIANTS లేదా పునః ఆవిష్కరణలు ADDIE ను ఒక సాధారణ నమూనాగా పరిగణించవచ్చు దీనిలో ప్రతి దశ యొక్క ఉప ప్రక్రియల పరంగా నేను వివరాలను ఉంచగలను తదుపరి యూనిట్లో మేము ఒకరి స్వంత కోర్సుకు సంబంధించి విశ్లేషణ దశ యొక్క దశలను పరిశీలిస్తాము ADDIE మేము రూపొందించిన ఇంజనీరింగ్ కోర్సులలో ఒకటి ఇది మానవీయ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు శాస్త్రాలు మరియు ఇతర వర్గాలకు చెందినది కావచ్చు లేదా ఇది స్వచ్ఛమైన ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు విశ్లేషణ దశలో పాల్గొన్న ఉప ప్రక్రియలను మేము పరిశీలిస్తాము మేము ఉప ప్రక్రియల సమితిని ప్రతిపాదిస్తాము మీరు కోరుకుంటే మీరు మీ స్వంత వైవిధ్యాలను సృష్టించవచ్చు మరియు వాటిని మీ కోసం అమలు చేయవచ్చు మీ attentionకి చాలా ధన్యవాదాలు